అందరికి నమస్కారం నేను జయంత ఛటర్జీ మరియు మేనేజింగ్ సర్వీసెస్ గురించి మీతో సంభాషిస్తున్నాను మనము సేవా వ్యాపార నిర్వహణ సమస్యలను వివిధ కోణాల నుండి చూస్తున్నాము గత సెషన్లో మనము ఉత్పత్తి సేవా వ్యవస్థల గురించి మాట్లాడుకున్నాము నేటి ప్రపంచంలో మనము ఉత్పత్తుల యొక్క మరింత సేవలను లేదా సేవలను ఎలా స్వీకరిస్తున్నామో చూశాము యాజమాన్యాన్ని బదిలీ చేయడానికి బదులుగా మనము పరిష్కారంపై దృష్టి కేంద్రీకరిస్తున్నాము మరియు కస్టమర్ పొందాలనుకునే అంతిమ ప్రయోజనంపై మనము దృష్టి సారించాము అందులో యాజమాన్యాన్ని బదిలీ చేయడానికి బదులుగా మనము తవ్వకం లేదా భూమిని తొలగించే ఉదాహరణను చర్చించాము యంత్రాల యాజమాన్యాన్ని బదిలీ చేయకుండా కాంట్రాక్టు పద్ధతిలో ఎంత సమయం ఎన్ని టన్నుల భూమిని తొలగించాలి అనే దానిపై మనము దృష్టి సారించాము ఇక్కడ యంత్రాల సరఫరాదారులు ఇప్పుడు భూమిని తొలగించడానికి ఒక సేవను అందిస్తాడు సేవ అందించిన ఒప్పందం తరువాత యంత్రాలు మరియు ఇతర సెటప్లు అదే పరిష్కారాన్ని అందించడానికి మరొక సైట్కు వెళ్లవచ్చు ప్రయోజనం ఏమిటంటే ప్రాజెక్ట్ చివరలో మనకు పెద్ద సంఖ్యలో యంత్రాలు లేవు అవి ఇకపై ఉపయోగం లేదు మరియు అది లోహపు కుప్పగా మారుతుంది ఈ రోజు నేను మరొక సిస్టమ్ కోణం మరియు ఈ వ్యవస్థ గురించి మాట్లాడబోతున్నాను దీనిని కొంతమంది పరిశోధకులు సర్వక్షన్ సిస్టమ్ అని పిలుస్తారు ముఖ్యంగా హైలైట్ చేసి చెప్పాలంటే మీరు ఊహించినట్లుగా సర్వక్షన్ అనేది సేవ మరియు ఉత్పత్తి అనే రెండు పదాల కలయిక ఈ పరిభాష ద్వారా ఈ పరిశోధకులు సేవా వ్యాపారంలో విజయవంతం కావడానికి మనము వ్యాపారాన్ని సమగ్ర వ్యవస్థగా చూడాలి అనే వాస్తవాన్ని అత్యంత ఆసక్తికర విషయం వస్తువుల తయారీ వ్యాపారంలో కొత్త ఆలోచన ఒక సమగ్ర వ్యవస్థను చూసినప్పటికీ అది బహుశా సాధ్యమే నేను ఇంతకుముందు ఒకసారి చర్చించినట్లుగా చాక్లెట్ ఉత్పత్తి చేసే వ్యాపారంలో యంత్రాలు లేదా చాక్లెట్ను ఉత్పత్తి చేసే వ్యక్తులు చాక్లెట్ను మార్కెట్ చేయడానికి వినియోగదారులతో సంభాషించే వ్యక్తుల నుండి చాలా దూరంగా ఉండవచ్చు దాని బ్రాండ్ను నిర్మించడం మంచి ప్రమోషన్ మంచి డెలివరీ మొదలైన వాటి పరంగా కస్టమర్ కి సంతృప్తిని సృష్టించడం సాధ్యమే కాబట్టి సంస్థ యొక్క నిర్మాణం ప్రకారం వివిధ విభాగాలు స్వతంత్రంగా పనిచేయగలవు అంతిమంగా అవన్నీ ఇన్పుట్లను అవుట్పుట్గా మార్చి కస్టమర్కు అందించాలి కానీ విభిన్న విధులు విలక్షణమైన ఉనికిని కలిగి ఉంటాయి కానీ సేవలో ఇది చాలా సందర్భాలలో కష్టమైన ప్రతిపాదన నేను తరువాత ఉపయోగించబోయే రేఖాచిత్రాన్ని మీరు పరిశీలిస్తే ఇక్కడ ఒక విభాగం ఎడమ చేతి వైపు మరియు మరొక విభాగం కుడి వైపున ఉంది ఇక్కడ రెండిటిని మనము కస్టమర్తో సమన్వయము చేస్తున్నాము ఇప్పుడు ఈ మాడ్యూల్ లో కస్టమర్ ఎదుర్కొంటున్న విభాగాలను తరచుగా ఫ్రంట్ ఆఫీస్ ఫ్రంట్ స్టేజ్ అని పిలుస్తారు ఒక విధంగా రూపకం థియేటర్ నుండి తీసుకోబడింది అక్కడ ముందు వేదిక ఉన్న చోట నాటకం జరుగుతోంది అక్కడ ప్రేక్షకుడు ముందు వేదికపై ఏమి జరుగుతుందో దాని గురించి సంభాషిస్తాడు మరియు ఆ ఫ్రంట్ స్టేజ్ కి సంబంధించిన వివిధ సాంకేతిక ఉత్పత్తి అంశాలు పనిచేస్తున్నాయి ఇవి బ్యాక్ స్టేజ్ ద్వారా అందించబడుతుంది కాబట్టి సేవా సందర్భంలో అర్థం చేసుకోవడం సులభం రెస్టారెంట్ గురించి ఆలోచించండి కాబట్టి మీరు రెస్టారెంట్లోకి ప్రవేశించేటప్పుడు మీ బుకింగ్ను తనిఖీ చేసే వ్యక్తులు ఉంటారు వారు మీకు టేబుల్ కేటాయించబడుతందని భరోసా ఇస్తారు మీ ఆర్డర్ తీసుకోవడానికి ఒక స్టీవార్డ్ వస్తాడు ఆపై మీ ఆర్డర్ ప్రకారం సర్వర్లు ఆహారాన్ని మీ టేబుల్ వద్దకు తీసుకువస్తారు సేవ చేస్తున్న వ్యక్తులతో మీ ఆర్డర్ను తీసుకుంటున్న వ్యక్తులతో మీకు టేబుల్ కేటాయించే ఇచ్చే వ్యక్తుల మధ్య విభిన్న పరస్పర చర్యలు ఉంటాయి మరియు ఈ కార్యకలాపాలన్నీ ఫ్రంట్ ఫేసింగ్ లేదా ఫ్రంట్ స్టేజ్ అని పిలవబడతాయి ఎందుకంటే ఇవి ఇక్కడ కనిపించే కార్యకలాపాలు ఇప్పుడు స్పష్టంగా రెస్టారెంట్ వెనుక వంటగది అకౌంటింగ్ కార్యాలయం బిల్లింగ్ వ్యవస్థ మరియు మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ ఉన్నాయి కాబట్టి ఏమైనప్పటికీ ఇది ఫ్యాక్టరీకి చాలా పోలి ఉంటుంది మరియు ముందు పనితీరు సంతృప్తి ప్రకారం లేదా కస్టమర్ సంతృప్తికి మించి ఉన్నప్పుడు మరియు కస్టమర్లు సాధారణంగా బాధపడరు బ్యాక్ ఆఫీస్ సాధారణంగా కనిపించదు ఏదైనా తప్పు జరిగితే ఆహారం కొంత సమస్యను సృష్టిస్తే స్వభావం మరియు శైలి లేదా పంపిణీ చేసిన ఆహార నాణ్యతకు సంబంధించి కస్టమర్ పట్ల కొంత అసంతృప్తి ఉంటే అప్పుడు వంటగది ఉద్రిక్తంగా ఉంటుంది వంటగది ఫై దృష్టి కేంద్రీకరించబడుతుంది కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ ఫ్రంట్ స్టేజ్ మరియు బ్యాక్ స్టేజ్ ఉన్నప్పటికీ మొత్తం కార్యకలాపాల సమితిని ఒక ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ కార్యాచరణగా భావించడం చాలా ముఖ్యం ఎందుకంటే సర్వర్లు లేదా స్టీవార్డులు ఎంత సమర్థవంతులైనా కావచ్చు కానీ ఆహారం బాగా తయారు చేయకపోతే వంటగది మాత్రమే కాదు చెఫ్ మాత్రమే కాదు అతని సహచరుడి పై మరియు మొత్తం వ్యవస్థ అప్పుడు అతని లేదా ఆమె మనస్సులో వినియోగదారుల అవగాహనలో ప్రతికూల అనుభవాన్ని సృష్టిస్తుంది కాబట్టి ఫ్రంట్ స్టేజ్ పై బాగా పనిచేయడానికి అది బ్యాక్ స్టేజ్ తో చాలా మంచి అనుసంధానం కావాలి మరియు కస్టమర్ల అవసరాలను తీర్చడానికి వారందరూ చాలా బాధ్యతాయుతంగా పని చేయాలి కాబట్టి కొంతమంది కస్టమర్లు తమ ఆహారాన్ని మరింత కారంగా కోరుకుంటారు కొంతమంది కస్టమర్లు మసాలా కోరుకోకపోవచ్చు మరియు ఫ్రంట్ స్టేజ్ మరియు బ్యాక్ స్టేజ్ మధ్య ఈ స్పందనలు మరియు పరస్పర చర్యలన్నీ నిజ జీవితంలో చాలా బాగా జతచేయబడాలి ఉత్పాదక పరిస్థితిలో మాదిరిగా దశల వారీ జాబితాలు మరియు దశల వారీగా మనం తరచుగా స్టాక్ మరియు ప్రవాహం అని పిలుస్తాము కానీ ఇక్కడ ఇది నిరంతర ప్రవాహం కస్టమర్ ప్రవేశం నుండి మరియు అతని చివరి నిష్క్రమణ వరకు ఇది ఒక ప్రవాహం అందువల్ల ఏదైనా నిర్దిష్ట సమయంలో ఒక అంతరాయం ఏదైనా నిర్దిష్ట సమయంలో పనిచేయకపోవడం మొత్తం ప్రవాహాన్ని మొత్తం అనుభవాన్ని ప్రభావితం చేస్తుంది కాబట్టి ఈ సేవా వ్యవస్థ సేవ మార్కెటింగ్ ఉత్పత్తి సేకరణ నాణ్యతా అవగాహన మరియు అన్నింటినీ సమగ్ర వ్యవస్థగా భావించాలని హైలైట్ చేస్తుంది కాబట్టి బిల్లింగ్ తప్పు అయితే మీరు అసంతృప్తిని వ్యక్తపరచవచ్చు ఆహారం బాగా లేకపోతే మీరు అసంతృప్తిని వ్యక్తపరచవచ్చు సర్వర్ బాగా ప్రవర్తించకపోతే మీరు అసంతృప్తిని వ్యక్తపరచవచ్చు అపాయింట్మెంట్ సరిగ్గా అందించకపోతే లేదా మీకు సమయానికి మీ టేబుల్ దొరకకపోతే మరియు మొదలైనవి మీకు సమస్యలు కలిగించవచ్చు సర్వీస్ థియేటర్ రూపకంతో కొనసాగిస్తూ ఈ సదుపాయాల వారీగా ముందు మరియు వెనుక భాగంలో ఉన్నాయి ఇక్కడ నాటకం వెనుక దశలో కార్యకలాపాల ద్వారా మద్దతు ఇస్తుంది మరియు సిబ్బంది కస్టమర్తో నిరంతరం పరస్పర చర్యలో ఉంటారు మరియు అనేక విధాలుగా సేవ యొక్క ఉత్పత్తి ప్రక్రియలో కస్టమర్ను చేర్చుకునే వారి సామర్థ్యం తరచుగా కస్టమర్ నుండి మెరుగైన మరియు ఉన్నత స్థాయి ప్రశంసలను సృష్టిస్తుంది కాబట్టి ఆ రెస్టారెంట్లు అక్కడ స్టీవార్డులు సర్వర్లు మీతో సాధ్యమయ్యే ఆర్డరింగ్ పరిధి గురించి మీ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల గురించి చర్చిస్తారు అక్కడ వైద్యులు మరియు నర్సులు కస్టమర్తో సంభాషించేటప్పుడు వారు తమ ఆందోళనలను మార్చుకుంటారు నిర్వహిస్తున్న విధానాలను వారికి వివరిస్తారు అటువంటి రెస్టారెంట్లు స్పష్టంగా మార్కెట్లో బాగా విజయం సాధించగలవు ఇప్పుడు ఇక్కడ మనము ఒకే సమయం మరియు స్థల చట్రంలో మానవులు అందించే మరియు వినియోగించే సేవల గురించి మరింత ఎక్కువగా చర్చిస్తున్నామని మీరు అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు వినియోగదారులుగా మనకు వేర్వేరు రీతులు ఉండవచ్చు మనకు ఆరోగ్యంగా ఉండటానికి లేదా బాగా అనుభూతి చెందడానికి వివిధ స్థాయిల భావన ఉండవచ్చు సేవను అందిస్తున్న వ్యక్తులు వారి కదలికలో వారి ఆందోళన స్థాయిలో కూడా చాలా ఆత్రుతగా ఉండవచ్చు వారి మనస్సు వెనుక భాగంలో బాధలు లేదా చింతలు ఉండవచ్చు కాబట్టి మంచి సేవ యొక్క ప్రామాణిక డెలివరీని సృష్టించడం కనీసం తగినంత సేవకు మించినది మరియు కావలసిన లేదా అద్భుతమైన సేవ స్థాయికి చేరుకుంటుంది ఈ పరస్పర చర్యకు సంబంధించి కొన్ని అంశాలు ప్రామాణికం కావడం అవసరం కాబట్టి థియేటర్లోని నాటకంలో వలె విభిన్న పాత్రలలో విభిన్న పాత్రలు ఉన్నాయి ఇప్పుడు ఆ పాత్రలు ఆ నటులు మరియు నటీమణులు వారు ప్రదర్శించేటప్పుడు భిన్నమైన అంతర్గత భావాలను కలిగి ఉండవచ్చు బహుశా ఒక నిర్దిష్ట రోజున ఒక నటుడికి శారీరకంగా ఒంట్లో బాగా లేక పోవచ్చు కానీ ఇంకా నాటకం కోసము మరియు మంచి నటన కోసం ప్రతి ఒక్కరూ ముఖ్యంగా వారికి ఇచ్చిన స్క్రిప్ట్ లోని పంక్తుల ప్రకారం తమ పాత్రకు అనుగుణంగా వ్యవహరిస్తారు కాబట్టి దీని నుండి మనము సేవా వ్యాపారాలలో అమలు చేయబడిన పాత్ర మరియు స్క్రిప్ట్ భావనలను పొందాము కాబట్టి సర్వీసు ప్రొవైడర్లు ఎలా వ్యవహరిస్తారనే దానిపై ప్రజలకు కొంత ఆశ ఉంది నేను ఒక ఉదాహరణ తీసుకుంటే అది స్పష్టంగా తెలుస్తుంది ఇది గత వారంలో జరిగింది చాలా సంవత్సరాల తరువాత నేను నా దంతవైద్యుడిని సందర్శించాలనుకున్నాను కాబట్టి నేను అపాయింట్మెంట్ తీసుకున్నాను మరియు నేను వెళ్ళినప్పుడు రిసెప్షనిస్ట్ నన్ను పలకరించాడు నేను వెయిటింగ్ రూమ్లో నా అపాయింట్మెంట్ కోసం ఎదురుచూశాను అక్కడ ప్రజలు దంతవైద్యుడిని సందర్శించినప్పుడు వారు అనుభూతి చెందే ఆందోళన స్థాయిని తగ్గించడానికి వాతావరణం సృష్టించబడింది ఆపై డాక్టర్ నన్ను కలిసినప్పుడు పరీక్షకు ముందు అతను నన్ను ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు అడిగారు నేను ప్రస్తుతం తీసుకుంటున్న మందులు మరియు మొదలైనవి ఆపై పరీక్షా ప్రక్రియ నొట్లొ ద్రవము పోసుకొని పుక్కిలించుట మరియు ఎగ్జామినేషన్ వంటి కొన్ని దశలను అనుసరించి మరియు తరువాత మళ్ళీ ఉమ్మివేయడం మరియు తరువాత మళ్ళీ పరీక్షించడం మరియు కొన్ని శుభ్రపరిచే ఏజెంట్లు ఉపయోగించబడ్డాయి మరియు కొన్ని శుభ్రపరిచే విధులు గ్రౌండింగ్ ఫంక్షన్లను అందించడానికి కొన్ని యంత్రాలు ఉపయోగించబడ్డాయి ఈ మొత్తం ప్రవాహం దశల వారీగా నాకు జరిగిన విధముగానే మరొక రోగికి కూడా దాదాపు అదే విధంగా పునరావృతమవుతుంది రిసెప్షనిస్ట్ నుండి పలకరింపు దాదాపు ఒకే విధంగా ఉంటుంది డాక్టర్ ప్రశ్నలు ఒకే రకంగా ఉంటాయి మరియు చికిత్స యొక్క విధానం కూడా దాదాపు ఒకే విధంగా ఉంటుంది కాబట్టి సర్వీసు ప్రొవైడర్లు నిర్వచించిన పాత్ర ప్రకారం పనిచేస్తారు మరియు ఒక నిర్దిష్ట స్క్రిప్ట్ను అనుసరిస్తారని మనము చెప్పవచ్చు చిన్న వైవిధ్యాలు ఉన్నాయి కానీ మానవ స్పర్శతో ప్రక్రియ ప్రామాణీకరణ కొరకు దాదాపు అదే విధంగా ఉంటుంది ఇప్పుడు స్పష్టంగా ఈ రకమైన సమగ్ర క్రమబద్ధమైన విధానంలో విజయవంతం కావడానికి కొన్ని విషయాలు చాలా అవసరం ఒకటి ఊహించని పరిస్థితులు ఉండవచ్చు ముఖ్యంగా బిజీగా ఉన్న రోజులో ఇద్దరు సర్వర్లు అనారోగ్యంతో హాజరుకాలేదు స్టీవార్డ్ పాత్ర మరియు సర్వర్ పాత్ర విలీనం చేయవలసి ఉంటుంది కొన్నిసార్లు బ్యాక్ ఆఫీస్ నుండి ప్రజలు ముందుకు వచ్చి స్టీవార్డ్ పాత్రను పోషిస్తారు అంటే ఈ ఇంటిగ్రేటెడ్ సర్వీస్ మరియు ప్రొడక్షన్ సర్వక్షన్ సిస్టమ్లో సేవా ప్రజలు బహుళ నైపుణ్యం కలిగి ఉండాలి మరియు వారు బాగా శిక్షణ పొందాలి మరోవైపు మంచి సమాచారం సరైన తగిన సమాచారం రోగికి లేదా రెస్టారెంట్ కస్టమర్కు వేర్వేరు సేవలలో వివిధ పరిస్థితులలో అందించాల్సి ఉంటుంది సేవకు ముందు మరియు సేవ సమయంలో ఈ నాలెడ్జ్ డెలివరీ అనేది సర్వీసు ప్రొవైడర్లకు చాలా అద్భుతమైన మరియు ముఖ్యమైన లక్షణం అవుతుంది అంతిమంగా కస్టమర్ అస్పష్టమైన సేవ కారణంగా సేవా సంఘటనలను సమీపించే ముందు అతని లేదా ఆమె మనస్సులో ఏర్పడిన అంచనాలకు సంబంధించి వినియోగం తర్వాత నాణ్యతను గ్రహిస్తాడు కాబట్టి ఈ వ్యత్యాసం లేదా వినియోగానికి ముందు అంచనా మరియు వినియోగం తరువాత అవగాహన మధ్య అంతరం సేవా నాణ్యతకు పునాది అందువల్ల కస్టమర్ల మనస్సులో తగినంత నాణ్యత అవగాహన కోసం మీరు సముచితమైన జ్ఞానాన్ని పంచుకుంటారు మీరు కస్టమర్ అంచనాను చక్కగా రూపొందిస్తారు అందువల్ల మీరు వినియోగం తరువాత సంతృప్తి కోసం అవకాశాన్ని సృష్టించడం మంచిది నేను ఇప్పుడు ఈ రోజు సెషన్ను ఒక నియామకంతో ముగించాలనుకుంటున్నాను ఇది ఎడమ వైపున ఉన్న మొత్తం శ్రేణి సేవలను మీకు చూపించే రేఖాచిత్రం మనకు నర్సింగ్ హోమ్ లేదా హెయిర్ కటింగ్ సెలూన్ లేదా ఫోర్ స్టార్ హోటల్ లేదా మంచి రెస్టారెంట్ వంటి మంచి సంప్రదింపు సేవలు ఉన్నాయి మరియు కుడి వైపున మనకు తెలిసిన తక్కువ సంప్రదింపు సేవలు ఉన్నాయి ఇక్కడ వ్యక్తికి వ్యక్తికి మధ్య పరిచయం తక్కువగా ఉన్న కేబుల్ టివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ మరియు ఇతర ఇంటర్నెట్ ఆధారిత సేవలు ఉన్నాయి మీరు ఈ అధిక సంప్రదింపు సేవల్లో దేనినైనా ఎంచుకోవాలని నేను కోరుకుంటున్నాను ఆపై మీరు ఈ సేవల్లో దేనినైనా పాల్గొన్నప్పుడు మీరు అనుభవించిన పాత్రలు మరియు స్క్రిప్ట్లను వ్రాయాలని నేను కోరుకుంటున్నాను బ్యాక్ స్టేజ్ విధులు ఏమిటి ఫ్రంట్ స్టేజ్ విధులు ఏమిటి మరియు నర్సింగ్ హోమ్ లేదా హోటల్ లేదా మంచి రెస్టారెంట్ వంటి మీరు ఎంచుకున్న సేవ యొక్క సర్వక్షన్ సిస్టమ్ యొక్క నిర్మాణం ఏమిటి నేను ఈ నియామకాన్ని ఫోరమ్లో పోస్ట్ చేయాలనుకుంటున్నాను మరియు దానిపై చర్చలో పాల్గొనడానికి నేను చాలా ఆసక్తి గా ఉన్నాను నేను మన తదుపరి వారం అంశాలకు వెళ్లేముందు ఈ వారం యొక్క ముఖ్య అవగాహనగా మీరు ఈ ప్రత్యేకమైన ప్రసిద్ధ సేవల మార్కెటింగ్ త్రిభుజాన్ని చూడాలని కోరుకుంటున్నాను మీరు త్రిభుజం దిగువన గమనించినట్లైతే మనకు ఎడమవైపు సేవా ప్రదాత మరియు కుడివైపు సేవా కస్టమర్ ఉన్నారు ప్రొవైడర్ మరియు కస్టమర్ మధ్య ఈ సంబంధం చాలా ఇంటరాక్టివ్గా ఉండాలని మేము ఈ వారం అంతా చర్చించాము కస్టమర్ సహ సృష్టికర్త అయిన చోట అనేక విధాలుగా సేవలు అందించబడతాయి మరియు ఈ ఇంటరాక్టివ్ మార్కెటింగ్ వాగ్దానం యొక్క డెలివరీ లేదా వినియోగానికి ముందు అంచనా మరియు వినియోగానంతర అంచనా మధ్య అంతరాన్ని తగ్గించడం విజయవంతంగా జరిగితే అది సంస్థ విజయానికి దారితీస్తుంది త్రిభుజం యొక్క రెండు వైపులా ఉన్నాయి ఇక్కడ ఒక వైపు మీరు అంతర్గత మార్కెటింగ్ను చూస్తారు మరొక వైపు మీరు బాహ్య మార్కెటింగ్ను చూస్తారు కాబట్టి బాహ్య మార్కెటింగ్ కస్టమర్ అంచనాను క్రమాంకనం చేస్తుంది మరియు ఎడమ వైపున ఇది వాగ్దానం లేదా అన్ని బ్యాక్ స్టేజ్ కార్యకలాపాలను ఎనేబుల్ చేస్తుంది ఇది వినియోగదారుల మనస్సులో వాగ్దానానికి మించి వెళ్ళడానికి లేదా సంస్థ యొక్క సామర్ధ్యం మరియు సామర్థ్యాన్ని సృష్టిస్తుంది ఇప్పుడు ఈ సేవ మార్కెటింగ్ త్రిభుజాన్ని చాలా మంది రచయితలు వారి వివిధ వ్యాసాలలో సూచించారు మరియు ఇది ఎడమ వైపున కూడా ఉంది నేను రచించిన పుస్తకంలో కూడా ఇది బాగా వివరించబడింది మరియు ఈ కోర్సులో నేను ఉపయోగిస్తున్నాను ఇది "సేవల మార్కెటింగ్ ప్రజల సాంకేతికత మరియు వ్యూహం" నేను ఈ సమయంలో కొత్త ఎడిషన్ గురించి ప్రస్తావిస్తున్నాను నేటి ఆర్థిక వ్యవస్థలో సోషల్ మీడియా యొక్క సర్వవ్యాప్త ఉనికితో మరియు వివిధ సమాచార మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీ ప్లాట్ఫామ్లపై తీవ్రమైన కార్యకలాపాలతో సామాజిక సాంకేతిక పరిజ్ఞానం రావడంతో వినియోగదారులు ఒకరితో ఒకరు ఎక్కువగా సంభాషించుకుంటారు వినియోగదారులు సర్వీస్ ప్రొవైడర్లతో మరింత ఎక్కువగా చర్చిస్తారు ఈ త్రిభుజాన్ని తిప్పికొట్టే సమయం వచ్చిందా అందువల్ల ప్రొవైడర్ కస్టమర్ ఇంటరాక్షన్ మరియు అవకాశం మరియు సహ సృష్టి వేదికతో ప్రారంభించండి వాగ్దానం యొక్క డెలివరీకి మద్దతు ఇచ్చే అవసరమైన అంతర్గత మార్కెటింగ్ మరియు బాహ్య మార్కెటింగ్ ప్రక్రియలను సృష్టించండి కాబట్టి మనం సృష్టించడం ఒక నిర్దిష్ట వాగ్దానాన్ని ఊహించుకోవడం కాకుండా ఆ వాగ్దానం చేసి నెరవేర్చక పోవడం కాకుండా ఆ డెలివరీ ఎంత బాగా జరిగిందో చూడండి కస్టమర్తో కలిసి వాగ్దానాన్ని నెరవేర్చి ఆపై వినియోగదారుల అంచనాలకు మించి వాగ్దానం దాటి సమకూర్చే వ్యవస్థలను సృష్టించండి ధన్యవాదాలు